ప్రస్తుతం మనం ఐఐటి ఖరగ్పూర్ యొక్క మెకానికల్ విభాగము యొక్క ఘర్షణ వెల్డింగ్ సదుపాయం లో ఉన్నాము ఇక్కడ నాతో పాటు ఈ ప్రయోగశాల యొక్క ప్రధాన వ్యక్తి అయినా ప్రయోగశాల ప్రొఫెసర్ ఎస్ పాల్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాస్తవానికి మేము చేయాలనుకుంటున్నది ఏమిటంటే సైబర్ భౌతిక వ్యవస్థల ఉపయోగం గురించి చూపించడం సైబర్ భౌతిక వ్యవస్థల భావన మరియు IIoT గురించి చూపించడం మునుపటి ఉపన్యాసాలలో మనం చూసినట్లుపరిశ్రమ 4 0 భావనల అభివృద్ధికి ఇవి ప్రధానమైనవి కాబట్టి నాతో ఉన్న ప్రొఫెసర్ ఎస్ పాల్ ఈ రకమైన ఘర్షణ కదిలించు వెల్డింగ్ సైబర్ భౌతిక వ్యవస్థ ఎలా ప్రభావితం చేస్తుందో వివరించబోతున్నా రూ సైబర్ భౌతిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మీకు పునపరిశీలన ఇస్తాను కాబట్టి మనకు భౌతిక వ్యవస్థ ఉంది అంటే వాస్తవానికి యంత్రము పని చేస్తుంది మరియు సైబర్ భాగం ఒకదానికొకటి పనిచేస్తుంది మేము మీకు చూపించబోయే ఈ ప్రత్యేకమైన యంత్రంతో విభిన్న సెన్సార్లను కలిగి ఉన్నాయి ఆపై ఈ సెన్సార్లు చాలా సమాచారమును సేకరిస్తాయి మరియు దాని ఆధారంగా కొంత యాక్చుయేషన్ జరుగుతుంది మరియు తత్ఫలితంగా కొంత నియంత్రణ కూడా ఉంటుంది సంగ్రహ భాగం కంప్యూటింగ్ భాగం మరియు నియంత్రణ భాగం అన్ని కలిపి ఒకదానికొకటి పనిచేస్తాయి సైబర్ భౌతిక వ్యవస్థ అంటే ఇదే మరియు ఈ ఘర్షణ కదిలించు వెల్డింగ్ యంత్రం సైబర్ భౌతిక వ్యవస్థకు మంచి ఉదాహరణ కాబట్టి ఇవి వాస్తవానికి పరిశ్రమ 4 0 అభివృద్ధికి ప్రధాన కారణాలు ప్రొఫెసర్ పాల్ దయచేసి ఈ ఘర్షణ కదిలించు వెల్డింగ్ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో ఇక్కడ వివరించండి అవును ధన్యవాదాలు ప్రొఫెసర్ మిశ్రా ఘర్షణ కదిలించు వెల్డింగ్ అనేది ఒక ఘన స్థితిలో చేసే ప్రక్రియ అంటే ఇది అత్యంత అధునాతనమైన కలిపి ఉంచే సాంకేతికపద్ధతి మరియు ఫ్యూజన్ వెల్డింగ్ ప్రక్రియ కు ఇది చాలా భిన్నంగా ఉంటుందని మీకు తెలుసు ఎందుకంటే ఫ్యూజన్ వెల్డింగ్ విషయంలో మనము పదార్థాన్ని కరిగించి ఘనీకరణ తర్వాత జత చేస్తాము కాబట్టి నేను త్వరగా వివరిస్తాను దీని అర్థం ఏమిటి మీరు కావాలనుకుంటే ఈ రెండు ప్లేట్లు జతచేయవలసి వచ్చే ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి అవి ఒక ఆర్క్ వెల్డింగ్ కాన్ఫిగరేషన్లో పక్కపక్కనే ఉంచబడతాయి మరియు మనము ఈ సాధనాన్ని ఉపయోగించుకుంటాము సాధనం పిన్ అని పిలువబడే ఒక అంచనా భాగాన్ని మరియు భుజం అని పిలువబడే ఫ్లాట్ భాగాన్ని కలిగి ఉంది ఈ ఫ్లాట్ భాగం సాధనం యొక్క పై ఉపరితలంపై తాకినంత వరకు మరియు సాధనం ఈ జాయినింగ్ లైన్లోకి తిరుగుతుంది సాధనం యొక్క ప్లాట్ఫామ్ మరియు పని ఉపరితలం మధ్య ఘర్షణ ఉంది అందుకే ఈ పదాన్ని ఘర్షణ అంటాము ఘర్షణ వేడి ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు పిన్ యొక్క కదలిక కారణంగా ప్లాస్టిక్ రూపం మారుతుంది తద్వారా పదార్థం ఒక వైపు నుండి మరొక వైపుకు తరలించబడుతుంది కాబట్టి ఇది ప్రారంభ దశ కాబట్టి రెండవ పేరు ఉంటుంది సాపేక్ష కదలిక ఉన్నందున జత చేయడం జరుగుతుంది కాబట్టి సాధనం పైకి వచ్చినప్పుడు అక్కడ ఒక రంధ్రం చేయబడుతుంది కరిగేది లేదని నేను చెప్పినట్లుగా ఈ ప్రక్రియ యొక్క ప్రయోజనం ఇది ఘనస్థితి లో జతచేసే ప్రక్రియ చాలా పరిశ్రమలు వారు ముందుకు వస్తారని మీకు తెలుసు మరియు మీరు ఈ బోర్డుని చూడగలిగితే వారు ఇప్పటికే వివిధ అనువర్తనాల కోసం దీనిని ఉపయోగిస్తున్నారు మీకు తెలుసు ఈ ఆపిల్ వంటి అనువర్తనాలు ఉన్నాయి ఘర్షణ వెల్డింగ్ ప్రక్రియ ద్వారా వారు ముందు భాగాన్ని అలాగే వెనుక భాగాన్ని వెల్డింగ్ చేస్తారు ఈ హైస్పీడ్ రైల్వే క్యారేజీల అనే మరో ఉదాహరణ మనము చూద్దాం స్పేస్ షటిల్ ఉదాహరణ కూడా మనకు లభించింది కాని మనం చూస్తున్న అన్నీ ఉదాహరణ యొక్క పరిశ్రమలు అన్ని విదేశాలలో ఉన్నవి అవి మన దేశానికి వెలుపల ఉన్నవి ఈ ప్రక్రియను ఉపయోగించే భారతీయ పరిశ్రమలు ఇప్పటివరకు లేవు కాని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ గత ఉపగ్రహ ప్రయోగంలో దీనిని ఉపయోగించినట్టు ఇటీవల ఒక ప్రకటన ఇచ్చారుపేలోడ్లో పెరుగుదల ఉన్నందున వారు ఈ విధానాన్ని చాలావరకు ఉపయోగించబోతున్నారు చూడండి సమయం 0421 ఈ ప్రక్రియకు చాలా అందమైన ఉదాహరణ ఆటోమొబైల్ పరిశ్రమ ఎందుకంటే తేలికపాటి బరువు కోసం మనం ఎల్లప్పుడూ ఆలోచించాలి తేలికపాటి బరువు అంటే విభిన్న అసమాన పదార్థాల జత చేయడం కోసం ఏర్పడే పరిస్థితి మనకు అల్యూమినియం మరియు తరువాత స్టీల్ వంటి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి LAP లోని ఒక విభిన్న మిశ్రమాల ఉదాహరణ ఉంది మరియు మీరు మెగ్నీషియం మరియు స్టీల్ పొందుతారు అంతేకాకుండా HDPE అధిక సాంద్రత కలిగిన పాలిథిలిన్ రాగి మరియు అల్యూమినియం ఈ పైపు హోల్డింగ్తో సహా విభిన్న ఆకృతీకరణలును కూడా ఉపయోగించాము మనము ఈ ప్రక్రియను అంతా బహిర్గతం చేసాము కాని ఈ రోజుల్లో ప్రతి పరిశ్రమ ఈ పరిశ్రమ 4 0 సమ్మతి కోసం చూస్తోంది కాబట్టి ఈ సమ్మతి కోసం ప్రధాన విషయం ఏమిటంటే మీరు పేర్కొన్నట్లుగా సెన్సార్ వివిధ రకాల సెన్సార్లను సమాచారమును సేకరించేందుకు ఉపయోగిస్తాము ఆపై దానిపై పని చేస్తాము కానీ తప్పనిసరిగా ఈ సెన్సార్ల సమాచారం మరియు మీ విశ్లేషణల ఆధారంగా మీరు ప్రక్రియను నియంత్రించాలి మరియు మొదలైనవి ఫీడ్బ్యాక్ లూప్ ఇక్కడ చాలా ముఖ్యమైనది మేము ఈ ఆన్లైన్ నియంత్రణ ఆన్లైన్ పర్యవేక్షణ మరియు విశ్లేషణ కోసం మాడ్యూల్తో ముందుకు వచ్చాము ఆపై ప్రతిదీ క్లౌడ్ ఆధారంగా నియంత్రించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన యంత్రంలో మేము రెండు రకాల సెన్సార్లను ఉపయోగిస్తున్నాము ఒకటి అంతర్నిర్మితమైనది అది నోడ్ సెన్సార్ కాబట్టి నోడ్ సెన్సార్ అంతర్భాగ సమాచారాన్ని గ్రహిస్తుంది ఎందుకంటే వెల్డింగ్ సమయంలో ఏదైనా లోపం వస్తే అది పదార్థం యొక్క గట్టితనం పైన ప్రతిబింబిస్తుంది మరియు అదేవిధంగా ఈ ఫోర్స్ సమాచారాన్ని క్లౌడ్కు పంపబడుతుంది మేము పవర్ సెన్సార్ను కూడా తీసుకున్నాం శక్తి వివరాలు లోపాల గురించి ఇది ఇదిప్రత్యక్ష సూచనను తెలుపుతుంది మరియు కేవలం లోపల కోసం కాకుండా మనం ప్రాథమికంగా లోపాల రకాన్ని మరియు లోపాల తీవ్రతను కూడా తెలుసుకుంటాము కాబట్టి లోపం యొక్క వివిధ రకాలను బట్టి సామర్ధ్యం మారుతుంది మరియు లోపం యొక్క తీవ్రతను బట్టి కూడా సామర్థ్యం మారుతుంది మేము ఈ సమాచారమంతా సేకరించి ఆపై దాన్ని క్లౌడ్కు పంపిస్తాము క్లౌడ్ నుంచి మనకు కునిర్ణయం వస్తుంది ప్రాథమికంగా క్లౌడ్ వద్ద విశ్లేషణలు నిర్వహిస్తారు క్లౌడ్ వద్ద విశ్లేషణలు నిర్వహిస్తారుమీరు కచ్చితంగా చెబుతున్నారు మరియు తరువాత అక్కడ నిర్ణయం ఆధారంగా మరియు జ్ఞాన పెట్టె నుండి క్లౌడ్లో తీసినది ఉంటుంది సమాచారం అంటే సమాచారం క్లౌడ్ నుండి యంత్రానికి వస్తుంది మీరు కారకం మారుస్తారు కారకం అంటే వెల్డింగ్ కారకం భ్రమణ వేగం మరియు సరళ వేగం అనేవి విభిన్న సందర్భాలు సాధారణంగా ఈ మొత్తం ప్లే బ్యాక్ చక్రియం సహాయంతో కావలసిన పని యొక్క ఖచ్చితత్వాన్ని నియంత్రించవచ్చు అవును ఖచ్చితంగా ఏదైనా తయారీ ప్రక్రియ కోసం లేదా మీరు ఉత్పత్తి యొక్క పనితీరును మరియు ఉత్పత్తి యొక్క నాణ్యతను అధ్యయనం చేయాలనుకుంటే మీరు ఎల్లప్పుడూ యంత్రం యొక్క పనితీరును అధ్యయనం చేయాలి మీరు ఉత్తమమైన కారకం సెట్ చేస్తున్నప్పటికీ మీరు నిజమైన నాణ్యతను పొందటానికి కట్టుబడి ఉండరు కానీ తప్పనిసరిగా మీరు దాన్ని పొందలేరు కాబట్టి మీరు ఎల్లప్పుడూ వెల్డ్ నాణ్యత లేదా ఏదైనా ప్రక్రియ యొక్క ఉత్పత్తిని చూడాలి మరియు తదనుగుణంగా మీరు కారకం మార్చాలి కాబట్టి ఉత్పత్తిలో తప్పనిసరిగా మార్చాలి కాబట్టి ఈ పరిశ్రమ 4 0 యొక్క సారాంశం అది కాబట్టి ఘర్షణ కదిలించు వెల్డింగ్ విధానాన్ని మేము అమలు చేసాము అని మీకు తెలుసు మేము దానిపైన ఎక్కువగా పని చేస్తున్నాము వేర్వేరు యంత్రాలను క్లౌడ్తో అనుసంధానించవచ్చు ఒక యంత్ర జ్ఞానం కూడా ఇతర యంత్రంతో పంచుకోవచ్చు ఎలా అంటే సోషల్ మీడియాలో మరియు సమాజంలో మానవుడు సంభాషిస్తున్నట్లే పరిశ్రమ 4 0 యొక్క ఉద్దేశ్యాన్ని కూడా భౌతికంగా పరిష్కరిస్తుంది మనం వేర్వేరు ప్రక్రియల మధ్య అనుసంధానం కలిగి ఉండాలి అవును ఎందుకంటే మీరు ఇండస్ట్రీ 4 0 అని చెప్పినప్పుడు మీరు తప్పనిసరిగా ఈ రకమైన వివిధ రకాల యంత్రాలు పనితీరు గురించి మీకు తెలుసు మరియు ఇతర యంత్రంతో మనము ఎలా సంభాషణ చేస్తాము మరియు సరఫరా గొలుసు రేఖ అంటే ఈ క్రమంలో పదార్థం ఎలా వస్తుంది మరియు బయటికి వెళుతుంది కాబట్టి ముడి పదార్థాల సరఫరా నుండి తుది ఉత్పత్తి వరకు మనము పూర్తి మార్పు గమనిస్తాము మీరు ఆలోచించాలి ఏమిటంటే అది ఎప్పుడు సైబర్ సిస్టమ్తో అనుసంధానించడుతుంది అది నన్ను సైబర్ సిస్టమ్లకు మరియు భౌతిక వ్యవస్థకు అనుసంధానిస్తుంది మరియు ఈ ప్రక్రియ ఇండస్ట్రీ 4 0 కు చాలా మంచిది చాలా ధన్యవాదాలు మేము దానిని పరిశీలించవచ్చా నేను నా పరిశోధన విద్యార్థులలో ఒకరైన మిస్టర్ దేవాషిష్ మిశ్రాను అభ్యర్థిస్తాను దేవాషిష్ మిశ్రా ఈ ఇండస్ట్రీ 4 0 ప్రాసెస్ విశ్లేషణలో పని చేస్తున్నారు మిస్టర్ దేవాషిష్ మిశ్రా అతను ఈ యంత్రాన్ని త్వరగా నడిపి మరియు మనము వెల్డింగ్ ప్రక్రియ గురించి చూద్దాము అది లోపాలను చూపుతుంది మరియు తరువాత నిర్ణీత కాల వ్యవధిలో లోపాలు ఎలా నిర్మూలించబడతాయో చూపిస్తాము ఎందుకంటే మీరు జతకరణ ప్రక్రియను చూసినప్పుడు దీని అర్థం వేర్వేరు భాగాల ఇతర భాగాలతో కలిపే పక్రియ ఇది ఒక ఉత్పాదక సాంకేతికత ప్రక్రియ కాబట్టి ఆన్లైన్ ప్రాతిపదికన నాణ్యత తనిఖీ చాలా ముఖ్యం లేకపోతే ఆ మొత్తం విషయాన్ని తిరస్కరించవచ్చు దేవాషిష్ మీరు మెషీన్ను త్వరగా ఆన్ చేసి ఆ ప్రక్రియను ప్రదర్శించగలరా మరియు దీనిని చూపించాలనుకుంటున్నాను దయచేసి చెడు లక్షణాలు ఎలా మంచివి మంచివి గా మారుతాయో చూపించబడుతుంది ఇక్కడ మీరు నా వెనుక చూసేది ఒక స్వదేశీ ఘర్షణ కదిలించు వెల్డింగ్ యంత్రం ఇది రెండు వేర్వేరు పదార్థాలపై ఘర్షణ కలిగించి వెల్డింగ్ చేయగలదు ఈ ప్రత్యేకమైన యంత్రం సరళ పనులు చేయగలదు అంటే రెండు వేర్వేరు పదార్థాలను సరళ పద్ధతిలో కలిసి వెల్డింగ్ చేయగలవు నాతో ఈ ప్రత్యేక విభాగంలో చదువుతున్న మిస్టర్ దేవాశిష్ మిశ్రా ఉన్నారు మరియు ఈ ప్రత్యేకమైన యంత్రం ఎలా పనిచేస్తుందో ఆయన మీకు వివరించబోతున్నారు కానీ దీనికి ముందు ఈ ప్రత్యేకమైన యంత్రాన్ని ఇక్కడ చూపించే ఉద్దేశ్యం ఏమిటో మీకు చెప్తాను మనము సైబర్ భౌతిక వ్యవస్థలు మరియు పారిశ్రామిక IOT గురించి అధ్యయనం చేసాము కాబట్టి సైబర్ భౌతిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ సైబర్ భాగం మరియు ఈ వ్యవస్థల యొక్క భౌతిక భాగం ఒకదానితో ఒకటి ఎలా పనిచేస్తాయని నేను మీకు ముందే చెప్పాను కాబట్టి మనకు వేర్వేరు సెన్సార్లు ఉన్నాయి ఇవి ప్రాథమికంగా వేర్వేరు పారామితులు పంపుతాయి వీటి గురించి మిశ్రా త్వరలో వివరిస్తారు కాబట్టి సెన్సార్ పారామితులు తీసుకొని మరియు తరువాత కొంత గణన జరిపి మరియు గణన ఆధారంగా కొంత నియంత్రణను పొందడం ఈ ప్రత్యేక వ్యవస్థ ద్వారా అమలు చేయబడుతుంది కాబట్టి సంగ్రహణ భాగం కంప్యూటింగ్ మరియు నియంత్రణ కలిసి పనిచేస్తాయి ఈ ప్రత్యేక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది సైబర్ భౌతిక వ్యవస్థ చర్యకు మంచి ఉదాహరణ ఇండస్ట్రీ 4 0 దృశ్యాలలో పారిశ్రామిక వాతావరణాలకు ఈ రకమైన వ్యవస్థలు చాలా ముఖ్యమైనవి కాబట్టి మిస్టర్ మిశ్రా మీరు ఈ ప్రత్యేకమైన యంత్రం యొక్క కార్యాచరణను వివరించగలరా కాబట్టి దీనిని ప్రైవేట్ లిమిటెడ్ తయారుచేసింది మరియు ఇది మూడు అక్ష ఘర్షణ కదిలించు వెల్డర్ మీరు చెప్పినట్లుగా సారూప్య పదార్థాలతో అసమాన పదార్థాల జత చేయగల సామర్థ్యం దీనికి ఉంది ఇది గరిష్ట భ్రమణ వేగం 200 ఆర్పిఎమ్ మరియు నిమిషానికి గరిష్టంగా 1000 మరియు ఈ యంత్రంతో మనకు 10 కిలోల న్యూటన్ సామర్థ్యం అంతర్నిర్మిత లోడ్ కణాలు ఉన్నాయి ఇది మనకు శక్తి విభాగం యొక్క దిశ అలాగే వినియోగం ఇస్తాయి మరియు అది కాకుండా వెల్డింగ్ చేస్తున్న యంత్రం యొక్క భ్రమణ వేగాన్ని గ్రహించే స్పీడ్ సెన్సార్లు మనకు ఉన్నాయి మరియు ఇది ఇక్కడ చెప్పిన సమయంలో చూడండి కాబట్టి ఈ భ్రమణ వేగం మరియు ప్రయాణ వేగం కాకుండా మనకు రెండు వేర్వేరు పారామితులు కూడా ఉన్నాయి మనము పక్కన చూపిన సమయం వరకు ఈ విషయాన్ని చూడవలెను అయితే ఈ యంత్రంలో మనం నిజ సమయాన్ని నియంత్రించలేము ఇప్పుడు ఏం చేయాలి ఈ సెన్సార్లు ఎక్కడ ఉన్నాయి రియల్ టైమ్ పర్యవేక్షణ మరియు నియంత్రణ ఈ వీడియోలో చూపబడింది కాబట్టి మనకు ఇక్కడ రెండు అల్యూమినియం ప్లేట్లు ఉన్నాయి అవి వాటి మధ్య ఎటువంటి అంతరాన్ని కొనసాగించకుండా ఒకదానికొకటి దగ్గరగా ఉంచుతున్నాము మరియు ఈ సాధనాన్ని ఉపయోగించి ఈ రెండు పదార్థాలను వెల్డ్ చేయబోతున్నాము కాబట్టి మనకు అల్యూమినియం అనే రెండు పదార్థాలు ఉన్నాయి మరియు ఈ ప్రత్యేక సాధనం స్టీల్ సాధనం అవును ఇది H1 సాధనం ఇక్కడ చూడండి వర్క్ పీస్ కావలసిన పరిమాణం ప్రకారం కల్పించబడింది కాబట్టి ఈ పదార్థం యొక్క మందం 2 5 మిమీ మనకు 2 2 మిమీ పొడవు గల పిన్ ఉంది మరియు ఇది పిన్ యొక్క వ్యాసం 5 మిమీ మరియు 30 మిమీ వ్యాసం కలిగిన ఈ భుజం ఉంది ఇది ఎలా పనిచేస్తుందో మనం చూడగలమా వాస్తవానికి ఇది GY కాబట్టి నేను యంత్రమును ప్రారంభించబోతున్నారు ఇది రిమోట్ కంట్రోల్డ్ ప్యానెల్ నేను భద్రతను పెంచబోతున్నాను అప్పుడు ఇది రిమోట్ కంట్రోల్ మీరు దీనిని దూరం నుండి చేయవచ్చు యంత్రాన్ని ఉపయోగించవచ్చు మీరు యంత్రాన్ని దూరం నుంచి కూడా నియంత్రించవచ్చు కాబట్టి ఇక్కడ మొదట్లో మనము భ్రమణ వేగం మరియు శక్తి వేగాన్ని ఈ విధంగా సెట్ చేస్తామొ అవి ఆ విధంగా గా కట్టుబడి ఉంటాయి ఇక్కడ మీరు చేస్తున్నది నిలువు మిల్లింగ్ యంత్రం ఇది సాంప్రదాయ సాంప్రదాయ నిలువు మిల్లింగ్ యంత్రం మీకు తెలిసిన విధంగా మిల్లింగ్ యంత్రం కొన్ని లోహపు పలకలను సున్నితంగా చేయడానికి ఉపయో గాగిస్తారు మరియు ఈ ప్రత్యేకమైన మిల్లింగ్ యంత్రం వివిధ సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో ఘర్షణ కదిలించు వెల్డింగ్ యంత్రంగా మార్చబడింది ఈ ప్రత్యేక ప్రయోగశాలలో పరిశోధన విద్యార్థి అయిన మిస్టర్ మహాత్వా దీనిని వివరిస్తారు కాబట్టి మిస్టర్ మహాత్వా ఈ ప్రత్యేకమైన యంత్రం ఎలా పనిచేస్తుందో దయచేసి వివరించగలరా ఇది నిలువు మాన్యువల్ మిల్లింగ్ యంత్రం మరియు ఈ యంత్రం కుదురు వేగం యొక్క విస్తృత శ్రేణిని కలిగి ఉంది మరియు ఈ యంత్రానికి విస్తృత యంత్రం లేదా పట్టిక కూడా లభించింది మరియు ఈ పట్టిక 600 కిలోల వరకు బరువును మోయగలదు మరియు కుదురు ఆర్పిఎమ్ 31 5 ఆర్పిఎమ్ నుండి 1800 ఆర్పిఎమ్ వరకు ఉంటుంది అదే సమయంలో ఈ పట్టిక x అక్షం y అక్షం z అక్షం వెంట కదులుతుంది 16 నిమిషానికి 1600 నిమిషాలకు కాబట్టి దీని సహాయంతో కుదురు వేగం మరియు ఆ వేగముతో అది దాని అధిక బరువు మోసే సామర్థ్యం చూడవచ్చు ఈ యంత్రాన్ని సారూప్య మరియు అసమాన పదార్థం యొక్క ఘర్షణ కదిలించు వెల్డింగ్ కోసం ఉపయోగించవచ్చు మరియు ఇప్పటివరకు మనము ఈ యంత్రాన్ని మానవీయంగా FSW యంత్రంగా మార్చాము మరియు మనం అల్యూమినియం షీట్ మరియు అసమానత అల్యూమినియం షీట్ పై FSW ను ప్రదర్శించాము అల్యూమినియం షీట్ మరియు వెల్డింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి మనము ఈ యంత్రాన్ని ఒకే సెన్సార్తో అనుసంధానించాము పిజోఎలెక్ట్రిక్ డైనమోమీటర్ వంటివి కదలికపై పనిచేసే శక్తులను వెల్డింగ్ సమయంలో ఈ పిజోఎలెక్ట్రిక్ డైనమోమీటర్ ఉపయోగించి పిజోఎలెక్ట్రిక్ డైనమోమీటర్ ఈ కుదురులతో వ్యవస్థాపించబడింది మనము పర్యవేక్షణ చేయగలము మరియు అదే సమయంలో ఇతర సెన్సార్ల అయినటువంటిథర్మో బఫర్స్టో వెల్డింగ్ మరియు హీట్ ఇన్పుట్ అనుసంధానం చేస్తాము మరియు పవర్ సెన్సార్ను ఉపయోగించడం ద్వారా ఈ యంత్రం వినియోగించే విద్యుత్ శక్తిని కొలవవచ్చు కాబట్టి సింగిల్ ఫ్లో స్టైర్ వెల్డింగ్ హీట్ ఇన్పుట్ మరియు ఎలక్ట్రిక్ పాత్ సమాచారం సహాయంతో ఎలక్ట్రిక్ పాత్ ఈ యంత్రం కావలసిన నాణ్యతను పర్యవేక్షించగలదు అయితే ఇది సిఎన్సి నియంత్రిత యంత్ర నియంత్రణ యంత్రం కాదు కాబట్టి పిజోఎలెక్ట్రిక్ డైనమోమీటర్ను ఛార్జ్ యాంప్లిఫైయర్తో అనుసంధానించిన తర్వాత ఈ మొత్తం సమాచారమును ఉపయోగించవచ్చు మరియు పైజోఎలెక్ట్రిక్ డైనమోమీటర్ లోపల కొన్ని పిజోఎలెక్ట్రిక్ స్ఫటికాలు ఉన్నాయి కుదురు ఒక విధమైన శక్తిని అనుభవిస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ వోల్ట్ అనేది పైజోఎలెక్ట్రిక్ క్రిస్టల్ ఇదిpiezoelectric crystalపై ఉత్పత్తి అవుతోంది మరియు సెన్సార్లను ఉపయోగించడం ద్వారా కంప్యూటర్ సహాయంతో వోల్టేజ్ నమోదు చేయబడుతుంది ధన్యవాదములు